హ్యూమన్ మాలిక్యూలర్ జెనెటిక్స్ కోర్సు రెండవ వారం లెక్చర్స్ కు స్వాగతం మునుపటి వారంలో మనము మాలిక్యూలర్ బయాలజీ యొక్క సెంట్రల్ డాగ్మా అనే భావనను పరిశీలించాము అక్కడ మనము జన్యు పదార్థాన్ని చూశాము ఎలా జన్యు పదార్ధం పనిచేస్తుంది సమాచారం ఎలా ప్రాసెస్ చేయబడుతుంది మరియు ఎలాంటి లోపాలు అనే విషయాలను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయోగాలు ఏమిటి మీ జన్యు పదార్ధంలో కణం వ్యవస్థ మరియు జీవిపై ప్రభావం ఉంటుంది ఈ రోజు మనం మానవ జనాభాను లేదా కుటుంబాన్ని ఎలా చూస్తామో మరియు DNA లో లోపం వల్ల ఏర్పడే ఫెనోటైప్ ను మనము ఎలా అర్థం చేసుకుంటామో చూడబోతున్నాం కుటుంబం ద్వారా సంక్రమిస్తున్న ఎలాంటి వారసత్వం కుటుంబం ద్వారా నడిచే క్యారెక్టర్లు వంటి వాటిని మనం ట్రాక్ చేయవచ్చు ఎలాంటి వారసత్వం ఉంది మరియు భవిష్యత్ తరంలో ఎటువంటి వ్యాధులు ప్రారంభమవుతాయని అంచనా వేయడానికి మరియు లోపం కలిగి ఉండే క్రోమోజోమ్లను గుర్తించడానికి మరియు చివరికి జన్యు లక్షణం మొదలైన వాటికి ఆ సమాచారం ఎలా ఉపయోగపడుతుంది అనేదాన్ని చూస్తాము కాబట్టి మనము వంశపు విశ్లేషణ అనే కాన్సెప్ట్తో ప్రారంభిస్తాము దీనిలో మనం ఇచ్చిన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులతో మాట్లాడుతాము లేదా కొన్ని సమయాల్లో అది వ్యాధి కాకపోవచ్చు కానీ సాధారణ జనాభాకు భిన్నంగా ఉండే ఫెనోటైప్ ఆపై ఎలా ఉంటుందో చూడండి అది కుటుంబంలో విడిపోతుంది కాబట్టి దీనిని సాధారణంగా వంశపు విశ్లేషణ అని పిలుస్తారు మరియు అదే కాన్సెప్ట్ కాబట్టి ఒక సాధారణ భావనను చూద్దాం ఫెనోటైప్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి ఒక ఫెనోటైప్ నిర్దిష్ట వ్యక్తులను మిగిలిన జనాభా నుండి వేరు చేసే ఏ క్యారక్టర్ అయినా కావచ్చు ఒక క్లాసిక్ ఉదాహరణ చేతితో పట్టుకోవడం మీరు మీ కన్ను మూసినప్పుడు మరియు మీరు మీ చేతులు కట్టుకున్నప్పుడు మనలో చాలా మంది ఎడమ బొటన వేలిని కుడి బొటనవేలుపైకి వెళ్లేలా చూస్తారు ఇది అడవి రకంగా పరిగణించబడుతుంది అంటే జనాభాలో మెజారిటీకి అలాంటి చేతులు కట్టుకునే ప్రవర్తన ఉంటుంది కానీ మీరు దానిని ప్రత్యామ్నాయ మార్గంలో చేస్తే అది మీకు కష్టంగా అనిపిస్తుంది మీరు దీనిని ప్రయత్నించండి మీరు కళ్ళు మూసుకొని దాన్ని మూసివేయడానికి ప్రయత్నించండి మీరు మీ కుడి వైపున ఎడమవైపు ఉంచడాన్ని కనుగొంటారు మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ స్లయిడ్లో చూపబడినది అదే ఎడమవైపు కుడివైపు ఆధిపత్య పాత్రగా పరిగణించబడుతుంది అయితే ఎడమవైపు కుడివైపు తిరోగమన పాత్ర కానీ ఇప్పటికీ ఆ జనాభాలో మంచి సంఖ్యలో వ్యక్తులు ఉన్నారని మీరు చూస్తారు అలాంటి పాత్రకు అంతర్లీనంగా ఉండే జన్యువులు ఉండవచ్చని మనము మళ్లీ నమ్ముతున్నాము కాబట్టి మీరు చూసిన అలాంటి పాత్ర ఇది కాబట్టి ఇది బహుశా మీరు ఒక కుటుంబంలో కూడా కనుగొనవచ్చు మరియు మీరు దీన్ని ఆధిపత్యం లేదా తిరోగమనం అని పిలుస్తారు ఎందుకంటే మీరు దానిని కుటుంబంలో గుర్తించగలుగుతారు మరియు అది వారసత్వంగా వస్తుంది అది మీ సాధారణ జీవితాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేయని పాత్రకు సంబంధించి ఇది నిజంగా పట్టింపు లేదు ఎడమవైపు కుడి వైపున వస్తుంది లేదా కుడి బొటనవేలు ఎడమవైపు వస్తుంది మీరు బాగానే ఉంటే మీరు క్రికెట్ ఆడవచ్చు మీరు మీకు ఆహారం వండడం తెలుసు మీరు మీ అధ్యయనాలు చేయవచ్చు అది ఖచ్చితంగా ప్రభావితం చేయదు కానీ కొన్ని సమయాల్లో మీ మనుగడను ప్రభావితం చేసే ఇతర పాత్రలు ఉండవచ్చు ఉదాహరణకు మీరు అంధులు మరియు మీ DNA లో ఉన్న కొన్ని జన్యుపరమైన లోపాల వల్ల కావచ్చు మరియు అది మీ మనుగడను ప్రభావితం చేస్తుంది లేదా మీరు వినలేకపోవచ్చు వినికిడి లోపం లేదా మీరు మళ్ళీ కుటుంబంలో నడుస్తున్న ఇతర సమస్యలు ఉండవచ్చు ఎందుకంటే లోపాలు DNA లోని లోపం నుండి ఉద్భవించాయి అందువల్ల DNA ఒక తరం నుండి మరొక తరానికి ప్రసారం చేయబడుతుంది మీరు దానిని కుటుంబంలో కనుగొనవచ్చు కాబట్టి మీరు దీన్ని నిజంగా ఎలా చేస్తారు క్లాసిక్ మార్గంలో చూద్దాం కాబట్టి మీ టెక్స్ట్ పుస్తకంలో మీరు బహుశా ఏది చదివినా ఇప్పటివరకు మేము మెండెలియన్ జన్యుశాస్త్రం గురించి మాట్లాడుతుంటాము మరియు తరచుగా మీరు మెండెలియన్ పాత్రలుగా మనుషులలోని కొన్ని రుగ్మతలను కూడా పిలుస్తారు ఎందుకంటే మెండర్ ప్రతిపాదించిన ఏ చట్టమైనా అది చాలా వాటికి వర్తిస్తుంది జన్యువులు మరియు మీరు మనిషిలో చూసే ఫెనోటైప్ వాటిలో ఒకటి ఆధిపత్య చట్టం ఇందులో అతను ఒక నిర్దిష్ట లక్షణం మరొకదానిపై ఆధిపత్యం చెలాయించాడాన్ని మరియు ఆ పరికల్పనను రుజువు చేయడానికి అతను కొన్ని మొక్కలను మరియు కొన్ని పాత్రలను ఉపయోగించాడని మీరు గుర్తుంచుకోగలరు మరియు మేము దానిని చట్టం అని పిలుస్తాము ఎందుకంటే ఇప్పుడు చాలా జన్యువులు దానిని పాటిస్తాయి మరియు ఉదాహరణకు ఇక్కడ చూపబడినది పువ్వు రంగు పసుపు కంటే నారింజ లేదా ఎరుపు రంగు పువ్వు ఆధిపత్యం చెలాయిస్తుందని అనుకుందాం మరియు మీరు చూసే ఆధిపత్య సమలక్షణం నారింజ రంగు ఒక నిర్దిష్ట జన్యురూపం వల్ల ఉందా అని మనం చాలా వరకు పరీక్షించవచ్చు ఉదాహరణకు ఆ రంగు ఒక హెటెరోజైగస్ పరిస్థితి వల్ల కావచ్చు ఒక alleles మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తుంది మరొకటి తిరోగమనం లేదా ఆధిపత్య allelesకి ఇది సజాతీయమైనది రెండు allelesలు ఆధిపత్య ఫెనోటైప్ కోసం టెస్ట్ క్రాస్ అని పిలవబడే వాటిని చేయడం ద్వారా మేము దీనిని పరీక్షించవచ్చు ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ మీరు తప్పనిసరిగా మీ జన్యుశాస్త్రంలో అధ్యయనం చేసి ఉండాలి మీరు పసుపు రంగు పువ్వును ఇచ్చే మొక్కతో మొక్కను నాటండి ఇది తిరోగమన సమలక్షణం అందువల్ల ఆ జన్యురూపం ఒక alleles కలిగి ఉంటుందని మీరు ఆశిస్తారు ఇది తిరోగమన సమలక్షణానికి సజాతీయమైనది కాబట్టి మీరు దాటితే ఫలితంగా వచ్చే ఎఫ్ 1 ఎలా ఉంటుందో ఫలిత సమలక్షణం ఎలా ఉంటుందో మనం చూడవచ్చు మీరు రెండు విభిన్న దృశ్యాలను కలిగి ఉండవచ్చు ఆధిపత్య ఫెనోటైప్ ఒక వైవిధ్య పరిస్థితి లేదా అడవి రకం కోసం ఒక హోమోజైగస్ పరిస్థితి కారణంగా మీరు ఇక్కడ చూపిన విధంగా ఆశించవచ్చు చూడండి ఇవన్నీ F1 గా ఉంటాయి లేదా మీరు ఎంచుకున్న మొక్క ఆధిపత్య యుగ్మ వికల్పం కోసం సజాతీయంగా ఉంటే మీరు ఆశించే ఆధిపత్య సమలక్షణాన్ని ప్రదర్శిస్తుంది కానీ మీరు ఆధిపత్య ఫెనోటైప్ కోసం వైవిధ్యభరితమైన జన్యురూపాన్ని కలిగి ఉన్న ఆ మొక్క ఆధిపత్య ఫెనోటైప్ మరియు తిరోగమన సమలక్షణం రెండింటినీ చూపించే సంతానంలో 50 50 ఉదాహరణలను మీరు ఆశించవచ్చు కాబట్టి ఇవి కూడా మనం జంతువులు మరియు అనేక ఇతర జాతుల కోసం చేయవచ్చు కానీ మానవుల విషయంలో ఇది ఆచరణాత్మకంగా సాధ్యం కాదు ఎందుకంటే ఇది ఇక్కడ ఇలా ఉంది వివాహం అంటే మీరు సంభోగం అని పిలవబడేది అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది ఏదైనా పరీక్షించడానికి అవసరం లేదు కాబట్టి ఇక్కడ సాధారణంగా మనం చేసేది ఏమి జరిగిందో ఊహించుకోవడం మీరు దేనినీ పరీక్షించలేరు కానీ సాధారణ వివాహాలు మరియు సంభోగం మొదలైన వాటిలో ఏమి జరిగిందో అంచనా వేయండి కాబట్టి దీనిని వంశపు విశ్లేషణ అంటారు కుటుంబంలోని ఒక వ్యక్తితో మాట్లాడటం ద్వారా మరియు కుటుంబంలోని ఇతర సభ్యులు ఎవరు మరియు ఒక నిర్దిష్ట ఫెనోటైప్ మరియు వారి చరిత్ర వైద్య చరిత్ర మరియు మొదలైనవి ఎవరు ఎవరిని వివాహం చేసుకుంటారో ఎంత మంది పిల్లలు మరియు దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా వంశపారంపర్యంగా పిలవబడే వాటిని నిర్మించడానికి మీరు ఈ రకమైన సమాచారాన్ని కలిపారు కాబట్టి ఇది నిజంగా ఎలా సహాయపడుతుంది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ కుటుంబమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని చూద్దాం ఈ ప్రత్యేక ఛాయాచిత్రంలో మీరు ఇద్దరు ప్రధానమంత్రు లు మంత్రులు మరియు రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ చిత్రం ఏమిటంటే మీకు కుటుంబంలో ముఖ్యమైన సభ్యులు ఉన్నారు కానీ వారు ఒకరికొకరు ఎలా సంబంధం కలిగి ఉన్నారో ఇది నిజంగా వివరించలేదు మీరు కుటుంబాన్ని విస్తరిస్తే వారు కుటుంబంలోని ప్రముఖ సభ్యులు దేశ మొదటి ప్రధాని నెహ్రూ మరియు అతని భార్య మరియు తరువాతి తరం నుండి మొదలవుతుంది మళ్లీ అత్యంత శక్తివంతమైన ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మరియు తరువాతి తరంలో మీరు రాజీవ్ గాంధీని కలిగి ఉన్నారు అప్పుడు ప్రధానిగా ఉన్నారు సంజయ్ గాంధీ మరియు అతని భార్య మరియు మొదలైనవారు కాబట్టి సభ్యులు ఉన్నారని మీరు సులభంగా చూడవచ్చు కానీ వారు ఏ విధంగా కనెక్ట్ అయ్యారో మీరు నిజంగా ఎలా చూస్తారు కాబట్టి మనము వీటిని అనుసంధానం చేయడం ద్వారా మనము ఒక వంశాన్ని తయారు చేయగలము ఉదాహరణకు ఇక్కడ రాహుల్ మరియు ప్రియాంకా గాంధీలకు బయోలాజికల్ తల్లితండ్రు లు సోనియా గాంధీ మరియు రాజీవ్ గాంధీ అదేవిధంగా మొదలైనవాటిని మనం పైకి వెళ్ళి చూడవచ్చు మనము తరంలో తరంలో పైకి వెళ్ళవచ్చు మరియు ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉందో మీరు చెప్పగలరు కాబట్టి ఇది కుటుంబాన్ని కనెక్ట్ చేయడానికి మరియు వారు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నారో వివరించడానికి ఇది ఒక మార్గం అదే పని జరుగుతుంది కొన్ని చిహ్నాలను ఉపయోగించడం ద్వారా మనము కుటుంబంలోని వివిధ సభ్యులను వారి తరాలను వారు ఏ విధంగా సంబంధం కలిగి ఉంటారో మరియు అలా ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నిస్తాము మరియు ఇది కుడి వైపున చూపబడింది కాబట్టి మీకు చిహ్నాలు ఉన్నాయి మేము చిహ్నాలను ఛాయాచిత్రాలతో భర్తీ చేసాము మళ్ళీ ఇది దాదాపు ఒకే కుటుంబాన్ని సూచిస్తుంది మరియు మేము చూపించగలము కాబట్టి ఇది వంశపారంపర్యం గా పిలవబడే ఒక మార్గం మనము దీన్ని నిజంగా ఎలా చేస్తారో చూద్దాం కాబట్టి మీరు వ్యక్తులతో మాట్లాడతారు మరియు వంశాన్ని నిర్మిస్తారు ఎందుకంటే మీరు మునుపటి తరంలోని ప్రతి సభ్యుడితో సంభాషించకపోవచ్చు ఉదాహరణకు తాత ముత్తాతలు ఇప్పుడు జీవించి ఉండకపోవచ్చు కానీ ఇప్పటికీ మీరు వారి పిల్లలు లేదా ఇతర బంధువులతో మాట్లాడగలరు మరియు వారు ఎలాంటి సమలక్షణాన్ని కలిగి ఉన్నారో మీరు అర్థం చేసుకోగలరు అవి సాధారణమైనవే అయినా వంశపారంపర్య నిర్మాణానికి నిజంగా సహాయపడే ఇతర పరిస్థితులు ఏమిటి కాబట్టి మీరు నిజంగా ఈ రకమైన రికార్డింగ్ ఎలా చేస్తారో చూద్దాం కాబట్టి నేను చెప్పినట్లుగా చిహ్నాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇప్పటికే చూపబడ్డాయి నేను మీకు చాలా ముఖ్యమైన వాటిలో కొన్ని చెప్పబోతున్నాను ఉదాహరణకు చతురస్రం మగవారికి చిహ్నం మరియు ఒక వ్యక్తి స్త్రీని సూచించే వృత్తాన్ని తయారు చేస్తే మరొక వ్యక్తి కాబట్టి ఈ రెండు లింగాలు మేము చిహ్నాలను ఉపయోగించి ప్రాతినిధ్యం వహిస్తాము చతురస్రం మగ వృత్తం స్త్రీని సూచిస్తుంది కొన్ని సమయాల్లో మీరు ఒక వ్యక్తి యొక్క గుర్తింపును వెల్లడించడానికి ఇష్టపడరు లేదా ఎవరైనా తల్లి లోపల అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా మరణించినప్పుడు మీకు సెక్స్ ఏంటో తెలియదు కాబట్టి మీకు సెక్స్ గురించి తెలియకపోయినా లేదా ఒక వ్యక్తి యొక్క లింగాన్ని బహిర్గతం చేయకూడదనుకున్నప్పుడు మీరు ఈ ప్రత్యేక చిహ్నాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి ఆ వ్యక్తి యొక్క లింగం ఏమిటో నిజంగా సూచించదు అదేవిధంగా మీరు ఈ గుర్తును కలిగి ఉంటే అది చతురస్రం లేదా వృత్తం అయినా మరియు అవి పూరించకపోతే తెరిచి ఉంటే అవి అడవి రకాన్ని సూచిస్తాయని సూచిస్తుంది అంటే అవి సాధారణమైనవి మీరు నిర్దిష్ట వంశంలో చూపించడానికి ప్రయత్నిస్తున్న సమలక్షణాన్ని వారు వ్యక్తపరచరు కానీ మరోవైపు మీరు ఇలా పూరించినట్లయితే ఈ వ్యక్తులు అభివృద్ధి చెందిన లేదా సమలక్షణాన్ని ప్రదర్శించే వ్యక్తులు అని సూచిస్తుంది ఫెనోటైప్ ను నేను చెప్పినట్లుగా ఉండవచ్చు ఇది మూసివేస్తోంది మీ చేతులను ఎడమ బొటనవేలిని కుడి వైపుకు పట్టుకోవడం మీకు తెలుసు అది మీరు చూస్తున్న సమలక్షణం లేదా అది వ్యాధి కావచ్చు ప్రభావిత వ్యక్తి కాబట్టి అది వారసత్వంగా ఎలా ఉందనే విషయంలో మీరు ఒక నిర్దిష్ట వంశంలో చూపించడానికి ప్రయత్నిస్తున్న దానిపై ఆధారపడి ఉంటుంది నేను చెప్పినట్లుగా బహుళ తరం కుటుంబం ఉండవచ్చు మీరు ఒక కుటుంబంలో నాలుగు తరాలు ఉండవచ్చు మరియు ఆ నాలుగు తరం కుటుంబ సభ్యులందరూ ఈరోజు జీవించి ఉండకపోవచ్చు కానీ మీరు దానిని మీ వంశంలో కూడా ప్రదర్శించాలనుకుంటున్నారు కాబట్టి మీరు వంశపు రికార్డింగ్ చేసినప్పుడు వారు ఇకపై సజీవంగా లేరని సూచించే ఒక నిర్దిష్ట వ్యక్తిని పురుషుడు లేదా స్త్రీ అంతటా క్రాస్ పెట్టడం ద్వారా మీరు చూపించవచ్చు కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు మరిన్ని చిహ్నాలు ఉన్నాయి ఇప్పటివరకు మనం ఎడమ వైపున చర్చించినది వ్యక్తులు మరియు వారి స్థితి గురించి కానీ ఇప్పుడు వారు ఒకరికొకరు ఎలా సంబంధం కలిగి ఉన్నారో చూపించబోతున్నాం సాధారణంగా మీరు ఇద్దరు వ్యక్తుల మధ్య గీతను గీసినప్పుడు స్పష్టంగా అది పురుషుడు మరియు స్త్రీ మధ్య ఉంటుంది అది సంభోగాన్ని సూచిస్తుంది వారే బయోలాజికల్ తల్లిదండ్రులు అని కొన్ని సమయాల్లో ఈ ఇద్దరు వ్యక్తులు సంబంధం కలిగి ఉన్నారని సూచించే రెండు పంక్తులు ఉండవచ్చు ఉదాహరణకు బంధువుల మధ్య వివాహం ఉదాహరణకు నేను పెళ్ళి చేసుకుంటున్నాను ఉదాహరణకు నా అత్త కూతురిని పెళ్లి చేసుకున్నట్లు మీకు తెలుసు కన్సాంగ్యూనిటీ అని పిలవబడే దానిని సూచిస్తుంది తద్వారా వారు జన్యుపరంగా మరింత దగ్గరగా ఉన్నారని సూచించే కన్సాంగ్యూనిటీ సూచిస్తుంది ఇది బంధువుల మధ్య వివాహం ఇప్పుడు మీరు రెండవ తరానికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మీరు పైభాగంలో ఒక లైన్ కలిగి ఉంటే మరియు వారు పైభాగంలో కనెక్ట్ అయితే ఈ ఇద్దరు వ్యక్తులు తోబుట్టువులు అని సూచిస్తుంది ఇది సోదరులు కావచ్చు సోదరీమణులు కావచ్చు లేదా సోదరుడు మరియు సోదరి కావచ్చు ఇక్కడ చూపిన విధంగా మీరు కవలలుగా ఉండే వ్యక్తులను కూడా కలిగి ఉండవచ్చు వారు ఒకే సమయంలో జన్మించారు మరియు వారు రెండు రకాలుగా ఉండవచ్చు వారు కవల సోదరులు కానీ ఒకేలా ఉండరు వారు మీ సోదరుడిలాగానే ఉంటారు 50 మీరు సారూప్యతను పంచుకున్నారు మరియు ఒకే సమయంలో రెండు వేర్వేరు పిండాలు పెరగడం వల్ల ఆ ఫలితాలు వచ్చాయి అందుకే అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ రకమైన గీత ద్వారా సూచించబడుతుంది ఒకే జన్మలో మీకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారని లేదా ఒకే పిండం నుండి ఒకేలా ఉండే జంట సోదరుడు అని మీరు పిలవవచ్చు ఒకే పిండం పెరుగుతోంది రెండుగా విడిపోయింది మరియు ప్రతి సగం ఇద్దరు కొత్త వ్యక్తులుగా అభివృద్ధి చెందింది వారు జన్యుపరంగా ఒకేలా ఉన్నారు ఒకేలా కనిపిస్తారు మరియు అలానే ఉంటారు మరియు అది ఒకేలాంటి సోదరులు లేదా సోదరీమణులు మరియు మీరు ఇక్కడ చూసినట్లుగా ఇక్కడ ఒక లైన్ ద్వారా సూచించబడుతుంది ఇప్పుడు పిండం గర్భస్రావం లేదా గర్భస్రావం అయిన పరిస్థితులు ఉన్నాయి తద్వారా మీరు ఒక చిన్న చిహ్నం మరియు క్రాస్ ద్వారా సూచిస్తారు ఎందుకంటే అవి మనుగడ సాగించలేదు కాబట్టి ఇవి మనము వంశపారంపర్యతను గుర్తించడానికి ఉపయోగించే కొన్ని చిహ్నాలు మరో రెండు ఇది చాలా ముఖ్యం దీనిని మీరు ఇండెక్స్ కేస్ లేదా ప్రోబ్యాండ్ అని పిలుస్తారు ఎందుకంటే మీరు ఒక జన్యు సలహాదారుగా భావించి కుటుంబంలో ఏర్పడే రుగ్మతపై కొంత ఇన్పుట్ తీసుకోవడానికి మీ వద్దకు ఒక కుటుంబం వస్తుంది కాబట్టి మీరు దీని గురించి తెలుసుకుంటారు ఫెనోటైప్ కలిగి ఉన్న ఒక నిర్దిష్ట వ్యక్తి కారణంగా కుటుంబం మీరు ఆ వ్యక్తి వారి తల్లిదండ్రులు వారి సోదరులు సోదరీమణులు మరియు గ్రాండ్ పేరెంట్స్ తదితరులతో మాట్లాడండి కాబట్టి ఒక నిర్దిష్ట వ్యక్తి కారణంగా మీరు మొత్తం కుటుంబం గురించి తెలుసుకుంటారు కనుక ఇది ఇక్కడ బాణం ద్వారా సూచించబడుతుంది కాబట్టి దీనిని ఇండెక్స్ కేసు లేదా ప్రోబ్యాండ్ అంటారు కాబట్టి ఇవి మేము వంశాన్ని చూపించడానికి లేదా ఒక వంశాన్ని నిర్మించడానికి ఉపయోగించే చిహ్నాలు దానితో ఇప్పుడు మనం చేద్దాం కాబట్టి ఇక్కడ ఉపయోగించిన అన్ని చిహ్నాలతో అదే గాంధీ నెహ్రూ కుటుంబాన్ని నేను ఇప్పుడు ఇక్కడ చూపించాను మీకు జవహర్లాల్ నెహ్రూ కమలా నెహ్రూ లేరని మనము చూపిస్తున్నాము తదుపరి తరం ఫిరోజ్ గాంధీ మరియు ఇందిరా గాంధీ ఇందిరాగాంధీ నెహ్రూ మరియు కమలా నెహ్రూల కుమార్తె మరియు వారు ఇప్పుడు బ్రతికి లేరు మరియు మీకు తదుపరి తరం రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ సోనియా మరియు మేనకా గాంధీని వివాహం చేసుకున్నారు మరియు మీకు తదుపరి తరం ఉంది కాబట్టి మీరు సులభంగా వర్ణించవచ్చు మరియు మీరు మీ ఖాళీ సమయంలో మీ స్వంత కుటుంబానికి ఒక వంశాన్ని గీయవచ్చు వీలైనంత పెద్దగా మీరు పేపర్లను మిళితం చేసి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించవచ్చు మీ కుటుంబంలో మీరు చూడగలిగే కొన్ని ఫెనోటైప్ లను ఎంతవరకు విడదీయబడతాయో అర్థం చేసుకోవడానికి కూడా ఇది నిజంగా మీకు సహాయం చేస్తుంది ఇది మేము కొంతకాలం తర్వాత చేయబోయే కొన్ని పనిప్రశ్నలకు సహాయపడుతుంది కాబట్టి ఈ రకమైన మీకు తెలిసిన రేఖాచిత్రాలను రూపొందించడంలో మీరు ఎందుకు సమయాన్ని వెచ్చించాలి వృత్తాలు మరియు పంక్తులు మరియు చతురస్రాలు మరియు వాటిని పూరించడం మరియు వాటిని దాటడం మరియు మొదలైనవి కాబట్టి కుటుంబానికి ప్రాతినిధ్యం వహించే మార్గం ఇది లేకపోతే ఒక్కొక్కటిగా ఎలా సంబంధం కలిగి ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు మరియు అది ఒక ప్రత్యేక ఫెనోటైప్ ను ఎలా విడదీసిందో మీరు చూపించగలరు ఏదైనా వంశపారంపర్యంగా మీరు ఇలా గీసినప్పుడు ఉదాహరణకు నింపిన ఒకటి లేదా పూరించనిది ఇచ్చిన వంశంలో మీరు ఒక నిర్దిష్ట సమలక్షణాన్ని మాత్రమే చూపించబోతున్నారు ఉదాహరణకు చెప్పండి మీరు మీ చేతులు పట్టుకున్నప్పు డు ఎడమ బొటనవేలు కుడి వైపుకు వచ్చినట్లుగా మీరు హ్యాండ్నెస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ఒక ఫెనోటైప్ కాబట్టి ఒక వంశపారంపర్యంగా మీరు ఆ ప్రత్యేక లక్షణాన్ని మాత్రమే చూపించబోతున్నారు మీరు అదే వంశంలో వారు వారి నాలుకను తిప్పగలరా లేదా అనే దాని గురించి మాట్లాడలేరు అనే దాని గురించి మీరు మాట్లాడలేరు అది సంక్లిష్టంగా మారుతుంది కాబట్టి మీరు ఫెనోటైప్ ని సూచించే మరొక షీట్ను ఉపయోగించాలనుకోవచ్చుకానీ అదే వంశపారంపర్యంగా మీరు దీన్ని చేయవచ్చు కానీ సాంప్రదాయకంగా ఒక వంశపు పట్టికలో మీరు ఒకే ఒక సమలక్షణాన్ని చూపించబోతున్నారు ఎందుకంటే ఆ సమలక్షణం ఎలా వేరు చేయబడుతుందో మనకు సులభంగా అర్థమవుతుంది కాబట్టి మీరు నిజంగా పూర్వీకులను ఎలా రికార్డ్ చేస్తారు మేము చిహ్నాల గురించి మాట్లాడాము సంబంధిత చిహ్నాన్ని నిజంగా వివరించే ఇతర చిహ్నం వారు ఏ విధంగా సంబంధం కలిగి ఉంటారు కానీ మనం ఒక వ్యక్తిని కూడా గుర్తించాలి కాబట్టి మీరు సంబంధాన్ని ఉపయోగించి మళ్లీ చెప్పలేరు కాబట్టి ఒకటి ఎడమ వైపున ఉందని చూపించడానికి మీకు సులభమైన మార్గం తెలుసు తరాన్ని గుర్తించడానికి రోమన్ సంఖ్యలను ఉపయోగించండి మరియు వ్యక్తులను గుర్తించడానికి అరబిక్ సంఖ్యలను ఉపయోగించండి ఉదాహరణకు రెండవ తరం వ్యక్తి 3 4 మరియు మొదలైనవి మూడవ తరం మరియు మొదలైనవి కాబట్టి మీరు ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారో సూచించడం మీకు సులభం కాబట్టి వీటిలో ప్రతిదానిలో మీరు ఈ వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు పిలుస్తున్నారు ఎందుకంటే ఆమెకు జన్యుపరంగా కుటుంబంతో సంబంధం లేదు కానీ ఆమె మునుపటి తరానికి సంబంధించిన ఈ వ్యక్తిని వివాహం చేసుకుంది అదేవిధంగా ఇక్కడ అలాగే ఇక్కడ కానీ మీరు దానిని సూచిస్తారు కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు కాబట్టి మీరు నిజంగా వంశపారంపర్యంగా ఈ విధంగా నిర్మించారు కాబట్టి మీరు దీన్ని పాటించడం వలన ఇవి బొటనవేలు నియమాలు ఎందుకంటే మరెవరైనా మీ వంశపారంపర్యంగా చూడవచ్చు మీరు నిజంగా ఏమి వివరించాలనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇవి ప్రామాణిక చిహ్నాలు పాలిడాక్టిలీ అని మేము ఇప్పటికే చర్చించిన సమలక్షణం కోసం ఒక వంశాన్ని గీయడానికి ప్రయత్నిద్దాం ఇది ఆధిపత్య రుగ్మత అని మేము చెప్పాము అంటే మీకు ఆరవ వేలు ఉండవచ్చు ఇది జన్యువులలో ఒక లోపం కారణంగా మరియు ఇది ఒక ప్రధాన సమలక్షణం నాకు లోపం ఉంటే నాకు ఆరవ వేలు ఉంటుంది కాబట్టి ఇది అసాధారణమైనది ఎందుకంటే ఇది అడవి రకంలో కనిపించదు మనమందరం మనలో చాలా మందికి మన చేతిలో ఐదు వేళ్లు ఉన్నాయి కానీ కొంతమంది వ్యక్తులు చాలా అరుదైన పరిస్థితిలో ఉన్నారు మీకు ఆరవ వేలు ఉంది కాబట్టి మీరు ఎలా గీస్తారు నేను ఆరవ వేలు పొందిన వ్యక్తిని నేను నా వంశాన్ని గీయబోతున్నాను కాబట్టి నేను ఏమి చేస్తాను నేనే ఇంటర్వ్యూ చేస్తాను నేను ఇక్కడ ఉన్నానని అనుకుందాం ఇది నేను మరియు నేను ఇండెక్స్ లేదా ప్రోబ్యాండ్గా మొత్తం కుటుంబాన్ని నాతోనే ప్రారంభి స్తున్నాను కాబట్టి నాకు ఆరు వేళ్లు ఉన్నాయి కాబట్టి నేను ప్రభావితమైన వ్యక్తిని నేను ఫెనోటైప్ ను వ్యక్తపరిచాను కాబట్టి నేను నిజంగా నా కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలి నాకు ఎంతమంది సోదరులు ఉన్నారని నేను మొదట అడిగాను కాబట్టి నేను నా కుటుంబంలో నాల్గవ వ్యక్తిని నాకు ఇద్దరు సోదరులు ఒక సోదరి ఉన్నారు కాబట్టి నేను నిర్మిస్తాను వాటిలో ఏవీ లేవు ఐదు వేళ్లతో అవన్నీ సాధారణమైనవి మరియు నేను నా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది ఒక ప్రబలమైన రుగ్మత సహజంగానే నేను నా తల్లిదండ్రులలో ఒకరి నుండి చెడ్డ జన్యువును పొందివుండాలి కాబట్టి నా తల్లికి కూడా ఆరవ వేలు ఉన్నట్లు ఊహించుకోండి కాబట్టి ఆమె కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా అని నేను మా అమ్మతో మాట్లాడతాను మరియు నేను అర్థం చేసుకున్నాను ఆమె సోదరుడికి కూడా ఆరు వేళ్లు ఉన్నాయి అప్పుడు నేను ఆమె తల్లిదండ్రులకు ఉందా అని అడిగాను నా తాతకు కూడా ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపిస్తోంది మరియు అతని సోదరి అది నా రెండు తరాలు మీరు ఆ విధంగా మాట్లాడగలరని మీకు తెలుసు ఆమె కలిగి ఉంది కాబట్టి మీరు ప్రజలతో మాట్లాడటం ద్వారా ఇలాంటి వంశపు నిర్మాణాన్ని నిర్మించవచ్చు కాబట్టి ఆరవ వేలు ఉన్న ఈ ప్రత్యేక ఫెనోటైప్ మీకు ఇచ్చిన జన్యువు ఎక్కడ నుండి వచ్చిందో ఇది వివరిస్తుంది కాబట్టి కుటుంబాన్ని నిర్మించడానికి ఇది ఒక మార్గం కానీ ఇక్కడ ప్రశ్న ఇలా చేయడం ద్వారా ఇది మీకు ఎలా సహాయపడుతుంది కాబట్టి ఈ వంశపు విశ్లేషణ యొక్క ప్రయోజనాల్లో ఒకటి మీరు ఏ క్రోమోజోమ్ నుండి లోపం కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఫలితంగా ఆరవ వేలు వస్తుంది వంశపారంపర్య విశ్లేషణ నిజంగా ఈ జన్యు వేట ఎక్కడ ఉందో ప్రారంభించడానికి మీకు సహాయపడుతుంది కాబట్టి మనము చూద్దాం ఇది నిజంగా ఎలా సహాయపడుతుందో మీరు మాట్లాడుతున్న కుటుంబాలలో ఇది ఒకటి అని అనుకుందాం మరియు ఇక్కడ ఈ వారసత్వం మీరు దానిని ఆటోసోమల్ డామినెంట్ అని పిలుస్తారు మీరు దీనిని ఆటోసోమ్ అని పిలుస్తున్నారు ఎందుకంటే ఈ ఫెనోటైప్లో ఏర్పడే జన్యువులోని లోపం ఒక క్రోమోజోమ్లో ఒకటి అని అర్థం ఇది X మరియు Y 22 జతలు కాకుండా ప్రతి ఇతర క్రోమోజోమ్ అని అర్ధం మరియు మీరు దానిని ఆధిపత్యంగా పిలుస్తారు మోడల్లో మీరు కలిగి ఉన్న జన్యువు యొక్క రెండు కాపీలలో ఒకటి లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ మీరు ఫెనోటైప్ ని కలిగి ఉంటారు అందుకే మీరు దీనిని ఆధిపత్య సమలక్షణంగా పిలుస్తారు ఇది వంశపారంపర్యంగా చూపబడిందో చూద్దాం లోపం ఆటోసోమ్లో ఉందా మరియు మీరు చూసే సమలక్షణం ఆధిపత్యంగా ఉందో లేదో చెప్పడానికి ఇది నిజంగా మాకు ఎలా సహాయపడుతుందో చూద్దాం జన్యువు ఎక్కడ ఉందో మీకు నిజంగా తెలియదు కాబట్టి మ్యుటేషన్ ఎక్కడ ఉందో మీకు తెలియదు ఎలాంటి మ్యుటేషన్ అని మీకు తెలియదు ఏమీ లేదు మీరు ఆ వ్యక్తితో మాత్రమే మాట్లాడారు మరియు ఆ వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నాడని అనుకుందాం మీ స్నేహితురాలిని అనుకుందాం మరియు మీరు మొత్తం కుటుంబం గురించి ఎలా తెలుసుకున్నారో మరియు మీరు దీన్ని ఎలా ప్లాన్ చేసారు మరియు వారసత్వ విధానం ఏమిటో మీరు అడగాలనుకుంటున్నారు ఒక ఆటోసోమల్ ఆధిపత్య వారసత్వంలో మీరు చూసేది ఏమిటంటే బాధిత వ్యక్తి సాధారణంగా కనీసం ఒక ప్రభావిత తల్లిదండ్రుని కలిగి ఉంటారు ఇప్పుడు మోడల్తో వెళ్లండి మీరు తల్లిదండ్రుల లో ఒకరి నుండి కనీసం ఒక లోపభూయిష్ట allele వారసత్వంగా పొందాలి సమలక్షణాన్ని చూపించడానికి ఒకటి కూడా సరిపోతుంది అందువల్ల ఆమె తల్లి ప్రభావితమైందని మీరు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా మీరు ఏ వ్యక్తినైనా తీసుకుంటారు ఉదాహరణకు అతని లేదా ఆమె తండ్రి ప్రభావితమయ్యారు అదేవిధంగా ఆమె తల్లి ప్రభావితమవుతుంది మరియు అలాగే మరియు మీరు దీనిని పరిశీలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా బాధిత ప్రతి ఒక్కరి తల్లిదండ్రులలో ఒకరిని కనుగొంటారు ఇక్కడ వ్యక్తి కూడా ప్రభావితమవుతాడు మీరు చూపిస్తున్నది అదే బాధిత వ్యక్తికి సాధారణంగా కనీసం ఒక ప్రభావిత తల్లి లేదా ప్రభావిత తండ్రి ఉంటారు ఇది రెండు సెక్స్లనూ ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఆటోసోమ్లు మగ మరియు ఆడ ఇద్దరిలోనూ ఉంటాయి మరియు అదేవిధంగా ఇది సెక్స్ ద్వారా సంక్రమిస్తుంది మగ ఆడ ఇద్దరూ ప్రభావితమయ్యారని మీరు చూడవచ్చు స్త్రీ ద్వారా లేదా పురుషుడి ద్వారా సంక్రమిస్తుంది రెండూ సాధ్యమే ఎందుకంటే ఇది ఆటోసోమ్ మరియు సంభావ్యత ఏమిటి ఒక పిల్లవాడు మరియు ఒక ప్రభావితం కాని పేరెంట్ ఉన్న పిల్లవాడు తదుపరి బిడ్డను కలిగి ఉంటే అది సాధారణ ప్రభావానికి 50 అవకాశం ఉంది ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులలో ఒకరు వైవిధ్య స్థితిలో ఉత్పరివర్తన allele కలిగి ఉంటారు కాబట్టి ప్రభావిత allele మోస్తున్న వ్యక్తి యొక్క ప్రతి గామేట్కి 50 సంభావ్యత ఉంది అందుకే ఇది ప్రభావిత సమలక్షణాన్ని కలిగి ఉండటానికి 50 సంభావ్యత కాబట్టి ఇది ఆటోసోమల్ ఆధిపత్య వారసత్వం కోసం జన్యురూపం ఎలా ఉంటుందో చూద్దాం ఇది నేను అక్కడ ప్లాట్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు మీరు ఘంటాపధంగా చెపుతారు ఎందుకంటే ఈ వ్యక్తి allele ఒకటి పరివర్తన చెందినప్పటికీ ఫెనోటైప్ ను వ్యక్తపరుస్తారని మీకు తెలుసు మరియు అదేవిధంగా ఇక్కడ ప్రతిఒక్కరూ ఆధిపత్యం ఉన్న allele కలిగి ఉన్నారని మీరు చూడవచ్చు ఇది ఇక్కడ కాపిటల్ A అక్షరం తో చూపబడింది మరియు ప్రతి బాధిత వ్యక్తిలో allele ఉంటుంది మరియు కాపిటల్ A అక్షరంతో ఉన్న డామినెన్ట్ allele ప్రభావిత తల్లిదండ్రుల నుండి వచ్చిందని మీరు చూపించగలరు అంటే మీరు దీన్ని నిజంగా ఎలా గుర్తించగలరు కాబట్టి ఇచ్చిన ఫినోటైప్ డామినెన్ట్ ఫెనోటైప్ అని గుర్తించడానికి లేదా అంచనా వేయడానికి మీరు ఉపయోగించే మోడల్ ఇది ఇక్కడ ఈ కథాంశాన్ని ప్రయత్నించండి ఆటోసోమల్ రిసెసివ్ వారసత్వం ఎలా ఉంటుందో ఉదాహరణగా చూద్దాం ఆటోసోమల్ రిసెసివ్ కండిషన్ ఫలితంగా ఏర్పడే ఫినోటైప్ను సూచించే ఒక వంశపారంపర్యత ఇక్కడ ఉంది మరియు ఆధిపత్య పరిస్థితితో పోలిస్తే మీకు ఒక తరం ఉండవచ్చు దీనిలో వ్యక్తికి సమలక్షణం ఉండకపోవచ్చు కారణం ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి సాధారణంగా మీరు వంశపారంపర్యంగా ఆటోసోమల్ రిసెసివ్ క్యారెక్టర్ వారసత్వంగా పొందినట్లయితే బాధిత వ్యక్తులు సాధారణంగా ప్రభావితం కాని తల్లిదండ్రులకు జన్మించారని మీరు కనుగొంటారు మరియు తరచుగా మీరు తల్లిదండ్రులలో సయోధ్యను కనుగొంటారు ఉదాహరణకు ఇక్కడ మీరు రెండు లైన్లు చూపుతున్నారు ఎందుకంటే వారు మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా అవి ఒకే పూర్వీకులను పంచుకుంటాయి అది ఇక్కడ చూపబడింది మరియు బాధిత వ్యక్తుల తల్లిదండ్రులు సాధారణంగా లక్షణరహితంగా ఉంటారు అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి ఇది ప్రభావిత వ్యక్తి వారి తల్లిదండ్రులు చూపించరు కానీ మునుపటి తరంలో మీరు సమలక్షణాన్ని చూపించే వ్యక్తిని కలిగి ఉండవచ్చు ఇక్కడ వర్ణించబడిన విధంగా తల్లిదండ్రుల సమ్మేళనం పెరిగిన సంభవం ఉంది మళ్ళీ ఇది లింగాన్ని ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఇది ఆటోసోమల్ రుగ్మతకు కారణమయ్యే జన్యువులో లోపం లేదా లోపం కలిగించే జన్యువు 22 ఆటోసోమ్లలో ఒకదానిపై ఉంది పుట్టిన తర్వాత మీరు చెప్పేది ఈ వ్యక్తికి ఫెనోటైప్ ఉందని అనుకుందాం మరియు వారు మరొక బిడ్డ కోసం ప్లాన్ చేస్తుంటే ఆ బిడ్డకు సంభావ్యత ఏమిటి ఉదాహరణకు ఐదవది అదే ఫెనోటైప్ ను కలిగి ఉంటుంది కాబట్టి బాధిత శిశువు పుట్టిన తరువాత ప్రతి తదుపరి బిడ్డకు 25 అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఫెనోటైప్ ను కలిగి ఉండాలంటే జన్యువు యొక్క ఉత్పరివర్తన రూపాలను కలిగి ఉన్న రెండు యుగ్మ వికల్పాలు కలిగి ఉండాలి అప్పుడు మీరు మాత్రమే చూపుతారు మరియు మీరు మెండెలియన్ పున్నెట్ స్క్వేర్ను గుర్తుకు తెచ్చుకోగలిగితే మీరు ప్లాట్ చేస్తే అది 1 3 అని మీరు కనుగొంటారు కాబట్టి అందుకే ఇది 25 మేము కొంచెం తరువాత తిరిగి వస్తాము కాబట్టి ఒక వ్యాధిలో ఆటోసోమల్ రిసెసివ్ పరిస్థితి ఎలా వ్యాపిస్తుంది అనేదానికి ఇది ఉదాహరణ కేవలం మీరు జన్యురూపాన్ని ప్లాట్ చేస్తారు అందువల్ల మీరు మరింత సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు మనము కాన్సంగ్యునిటీ గురించి మాట్లాడుతాము ఇక్కడ మీరు చూస్తారు ఇది ఇద్దరి మధ్య అనుబంధం ఇది బంధువుల మధ్య సంభోగం లేదా వివాహం మరియు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరూ ఉత్పరివర్తన allele కి భిన్నమైనవి సమలక్షణానికి దారితీసే చిన్న a అనుకుందాం మరియు ఈ చిన్న a allele తల్లిదండ్రులిద్దరూ అందించారు అందువల్ల మీకు హోమోజైగోసిటీ ఉంది వ్యక్తి సమలక్షణాన్ని చూపుతున్నాడు మరియు మీరు తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళితే వారి తల్లిదండ్రులు కూడా ఉత్పరివర్తన allele కోసం వైవిధ్యభరితంగా ఉన్నారు మరియు ఈ ఉత్పరివర్తన allele వాస్తవానికి వారి తల్లిదండ్రుల నుండి వచ్చింది రెండూ భిన్నమైనవి మరియు దురదృష్టవశాత్తు ఉత్పరివర్తన allele సమలక్షణానికి దోహదపడిందని మీరు ఈ వ్యక్తిలో చూడవచ్చు కాబట్టి ఇక్కడ నుండి కుటుంబంలోని ఉత్పరివర్తన allele సహ విభజన మరియు వారికి ఫెనోటైప్ ఉండే అవకాశం ఇవ్వబడింది కాబట్టి ఇది ఆటోసోమల్ రిసెసివ్ పరిస్థితికి ఒక ఉదాహరణ ఇప్పుడు ఆటోసోమ్లను దాటి వెళ్దాం కాబట్టి ఈ రకమైన వంశపు విశ్లేషణతో ఇచ్చిన జన్యువులోని జన్యువు లేదా లోపం డామినెన్ట్ లేదా తిరోగమన స్థితికి దారితీస్తుందా మరియు మీరు ఆటోసోమ్లుగా పిలిచే 22 క్రోమోజోమ్లలో ఒకదానిపై జన్యువు ఉందో లేదో మీరు చెప్పగలరు కానీ సెక్స్ క్రోమోజోమ్లుగా మీరు పిలిచే ఈ ప్రత్యేక జతపై జన్యువు లోపభూయిష్ట జన్యువు ఉంటే ఫెనోటైప్ ఎలా కనిపిస్తుంది కాబట్టి వారి పంపిణీ లేదా వారి విభజన లేదా వారి వ్యక్తీకరణ చాలా భిన్నంగా ఉంటుంది సెక్స్ క్రోమోజోమ్లతో సంబంధం ఉన్న రుగ్మతలు కూడా ఉన్నాయి ఉదాహరణకు హిమోఫిలియా రక్తం గడ్డకట్టే వ్యాధి మరియు ఎరుపు ఆకుపచ్చ రంగు అంధత్వం ఈ ప్రత్యేక సమలక్షణం కోసం జన్యువులు X క్రోమోజోమ్లో ఉన్నాయి కాబట్టి ఒక కుటుంబం లో X క్రోమోజోమ్ సేగ్రిగేట్స్ తో లింక్ చేయబడిన సమలక్షణం ఎలా ఉందో చూద్దాం మీరు X క్రోమోజోమ్ల గురించి మరియు సమలక్షణం యొక్క వ్యక్తీకరణ గురించి మాట్లాడినప్పుడు ఒక సమస్య ఉంది మేము సెంట్రల్ డాగ్మా లో మరియు క్రోమోజోమ్ల గురించి కూడా చర్చించినట్లుగా మనకు మగ మరియు ఆడ ఉన్నారు సెక్స్ క్రోమోజోమ్ కూర్పు ప్రతి లింగానికి ప్రత్యేకమైనది ఉదాహరణకు స్త్రీలో ఇక్కడ మీకు రెండు X క్రోమోజోములు ఉన్నాయి Y లేదు అయితే పురుషులు ఒక X క్రోమోజోమ్ మరియు ఒక Y క్రోమోజోమ్ని కలిగి ఉన్నారు కాబట్టి ఒక మ్యుటెంట్ allele అనేది పురుషుడైన XY వ్యక్తిపై ఉందా లేదా XX అనే వ్యక్తికి చెందినది అనేదానిపై ఆధారపడి మీరు ఒక సమలక్షణాన్ని చూపించవచ్చు లేదా చూపకపోవచ్చు అదే ఇక్కడ సూచించబడింది ఉదాహరణకు మీరు తిరోగమన స్థితి ఫలితంగా ఏర్పడే సమలక్షణాన్ని చూస్తున్నారని అనుకుందాం అంటే యుగ్మ వికల్పం రెండూ ఉత్పరివర్తన alleleని కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు సమలక్షణాన్ని కలిగి ఉంటారు క్రోమోజోమ్ యొక్క రెండు కాపీలు ఉత్పరివర్తన allele కలిగి ఉండాలి అప్పుడు మీకు మాత్రమే ఫెనోటైప్ ఉంటుంది స్త్రీ విషయంలో మీకు సాధారణ అడవి రకం allele కలిగిన ఒక X క్రోమోజోమ్ ఉన్న పరిస్థితి ఉండవచ్చు మరొకటి ఒక ఉత్పరివర్తన allele కలిగి ఉంటుంది మరియు స్త్రీ అక్కడ సాధారణ alleleని కలిగి ఉంటుంది కానీ మగవారి విషయంలో మీకు కేవలం ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉన్నట్లయితే ఆ X క్రోమోజోమ్ ఉత్పరివర్తన allele ని కలిగి ఉంటే పురుషుడు ఒకే allele ఉన్నప్పటికీ సమలక్షణాన్ని వ్యక్తీకరిస్తాడు మరో చిక్కు ఉంది X నిష్క్రియాత్మకత అని పిలువబడే దృగ్విషయం కారణంగా ఒకేసారి ఒక ఉత్పరివర్తన allele మాత్రమే మోస్తున్న స్త్రీ ఒక సమలక్షణాన్నిఫెనోటైప్ను వ్యక్తం చేయవచ్చు స్త్రీలో రెండు X క్రోమోజోమ్లు ఉన్నందున స్త్రీలో ఉండే జన్యువు యొక్క కాపీలు కూడా పురుషులలో ఉన్న జన్యు కాపీల సంఖ్య కంటే రెట్టింపు ఉంటుంది ఈ మోతాదును భర్తీ చేయడానికి రెండు X క్రోమోజోమ్లలో ఒకటి నిశ్శబ్దం చేయబడు తుంది మరియు ఈ నిశ్శబ్దం యాదృచ్ఛికంగా ఉంటుంది కాబట్టి కొన్ని కణాలలో ఉదాహరణకు X క్రోమోజోమ్ 2 నిష్క్రియం అవుతుంది కొన్ని కణాలలో X క్రోమోజోమ్ 1 నిష్క్రియం అవుతుంది కాబట్టి మెజారిటీలో ఇది X క్రోమోజోమ్ 2 కావచ్చు ఇది అడవి రకం allele ను కలిగి ఉంటుంది ఫలితంగా మీరు ఉత్పరివర్తన allele ను వ్యక్తపరుస్తారు మరియు మీరు వైవిధ్యభరితంగా ఉన్నప్పటికీ మరియు ఫెనోటైప్ తిరోగమనంలో ఉన్నప్పటికీ మీరు ఫెనోటైప్ ను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది జరగవచ్చు కనుక ఇది X క్రోమోజోమ్తో పాటు వచ్చే సమస్య అప్పుడు కూడా క్రియారహితం యాదృచ్ఛికంగా ఉన్నందున మీరు 50 కణాలలో అది నిష్క్రియాత్మకంగా ఉండవచ్చని మీరు అనుకుంటారు ఇంకా X లింక్డ్ జన్యువు యొక్క సమలక్షణ వ్యక్తీకరణ తిరోగమనమా లేక ఆధిపత్యమా అని మీరు గుర్తించగలుగుతారు ఇప్పటికీ మీరు దీన్ని చేయగలరు ఈ వంశవృక్షం ఆటోసోమల్ X లింక్డ్ రిసెసివ్ ఫినోటైప్ను సూచిస్తుంది మరియు మీరు ఒక కొత్త చిహ్నాన్ని ప్రవేశపెట్టినట్లు మీరు ఇక్కడ చూడవచ్చు అంటే మీరు ఒక వ్యక్తి లోపల వృత్తం వంటి చుక్కను కలిగి ఉంటారు లేదా కొన్ని సమయాల్లో అది ఒక చతురస్రం కావచ్చు ఇది క్యారియర్ అని పిలవబడేదాన్ని సూచిస్తుంది దీని అర్థం వారు లక్షణరహిత వ్యక్తులు కానీ లోపభూయిష్ట alleleను కలిగి ఉంటారు కాబట్టి అది దేనిని సూచిస్తుంది నువ్వు ఎందుకు అలా అంటావు ఈ మోడల్ కారణంగా ఇది X లింక్డ్ రిసెసివ్ కండిషన్ అది చూద్దాం కాబట్టి X లింక్డ్ డిసీజ్ కోసం మీకు తరచుగా తిరోగమన పరిస్థితి ఉంటే అది మగవారిని ప్రభావితం చేస్తుంది ఎందుకంటే స్త్రీలో ఇతర X జన్యువు యొక్క సాధారణ కాపీని కలిగి ఉంటుంది కనుక అది వ్యక్తపరచకపోవచ్చు కానీ పురుషుల విషయంలో తప్పనిసరిగా ఆ వ్యక్తి ఏదో ఒకవిధంగా లోపభూయిష్ట allele పొందిన X క్రోమోజోమ్ని అందుకుంటే అతను X సమగ్రతను అందించని Y క్రోమోజోమ్ మాత్రమే ఉంది అలాంటి కుటుంబాలలో ఎక్కువ సార్లు పురుషుడు బాధింపబడతాడు రెండవది బాధిత మగవారు సాధారణంగా ప్రభావితం కాని తల్లిదండ్రులకు జన్మిస్తారు ఎందుకంటే X తల్లి నుండి వచ్చింది తండ్రి తన కుమారుడికి X క్రోమోజోమ్ను ప్రసారం చేయడు అప్పుడు ఆ వ్యక్తి కుమార్తె అవుతాడు ఎందుకంటే కొడుకు పుట్టాలంటే మీకు తెలుసా అప్పుడు తండ్రి Y క్రోమోజోమ్ ఇవ్వాలి కనుక అది రాదు ఇది తల్లి ద్వారా వస్తుంది మరియు తల్లికి ఇతర X క్రోమోజోమ్ వచ్చింది అది సాధారణమైనది కావచ్చు కాబట్టి ఆమె లక్షణం చూపించకపోవచ్చు కానీ ఆమె ఒక క్యారియర్ మరియు మీరు దానిని ఇక్కడ చూడవచ్చు ఉదాహరణకు ఇక్కడ కొడుకు ప్రభావితమయ్యాడు అతని తల్లి క్యారియర్ కానీ లక్షణం లేనిది చూపించడం లేదు అదేవిధంగా ఆమె తల్లి లక్షణం లేనిది కానీ లోపభూయిష్ట allele మోస్తున్నది అదేవిధంగా ఆమె తల్లి లక్షణాలు చూపించని క్యారియర్ తల్లి సాధారణంగా లక్షణరహిత క్యారియర్ మరియు మగ బంధువులను ప్రభావితం చేసి ఉండవచ్చు కాబట్టి అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు మీరు కుటుంబంలోకి తిరిగి వెళ్లవచ్చు కొంతమంది మగవారు బాధింపబడ్డారని తల్లికి సంబంధించిన వారు ఎందుకంటే ఆ X క్రోమోజోమ్ ఒక మగవాడికి దారితీస్తే అతను ఖచ్చితంగా ఒక ఫెనోటైపే ను చూపుతాడు అతని వద్ద ఇతర కాపీ వైల్డ్ టైప్ కాపీ లేదు తండ్రి ప్రభావితం అయితే మరియు తల్లి క్యారియర్ అయితే ఆడవారు ప్రభావితమవుతారు ఇది తండ్రి ద్వారా కూతురికి సంక్రమిస్తుంది మీరు ఇక్కడ చూడగలిగేది అదే కానీ ఈ X క్రోమోజోమ్కు తల్లి కూడా సహకరిస్తే మరియు ఆమె క్యారియర్ అయితే కుమార్తె కూడా ప్రభావితం కావచ్చు అప్పుడప్పుడు అది జరుగుతుంది మరియు నేను మీకు చెప్పినట్లుగా X క్రియారహితం అనే ఒక దృగ్విషయం ఉంది కొన్ని సమయాల్లో అది వక్రీకరించబడవచ్చు ఇది యాదృచ్ఛికం కాకపోవచ్చు అనగా మెజారిటీ కణాలలో అర్థం ఉండే allele అడవి రకం allele ఆ క్రోమోజోమ్ క్రియారహితంగా ఉండవచ్చు అందువల్ల మీరు హెటెరోజైగస్ అయితే అది తిరోగమన పరిస్థితి అయినప్పటికీ అసాధారణ X క్రియారహితం కారణంగా మీరు ఫెనోటైప్ ను చూపుతారు కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఈ రకమైన వారసత్వంలో మీరు మగ నుండి మగవారికి సంక్రమించలేదు తరువాతి తరంలో మగవారికి ఫెనోటైప్ ను ప్రసారం చేసే మగవారిని మీరు కనుగొనలేరు అది సాధ్యం కాదు ఎందుకంటే ఇది X క్రోమోజోమ్లో ఉంది కాబట్టి మీరు ఫెనోటైప్ ను పరిశీలిస్తే అది వేరు చేయదు అప్పుడు మీరు దానిని చూడవచ్చు మీరు చూస్తున్న ఫెనోటైప్ ఏదైనా X లింక్డ్ రిసెసివ్ కావచ్చు కాబట్టి ఫెనోటైప్ X లింక్ చేయబడిందా లేదా ఆటోసోమల్ కావచ్చు అది ఆధిపత్యంగా ఉందా తిరోగమనం గా ఉందా అని అర్థం చేసుకోవడానికి మీరు ఈ బొటనవేలు నియమాలను ఉపయోగిస్తారు కాబట్టి మీరు ఒక పరికల్పనతో ముందుకు వచ్చారు మరియు ఒకే జన్యురూపం ఉన్న బహుళ కుటుంబాలలో మీరు దీన్ని వర్తింపజేయగలిగితే ఇది నిజంగా వారసత్వ పద్ధతి అని మరింత స్పష్టమవుతుంది మీరు దీన్ని ఎలా చేస్తారు X లింక్డ్ డామినెంట్ కండిషన్ అయిన ఇతర పరిస్థితిని చూద్దాం ఒక allele లోపభూయిష్టం గా ఉన్నప్పటికీ మీరు స్త్రీ విషయంలో సమలక్షణాన్ని చూపుతారు కాబట్టి ఇక్కడ ఇది సెక్స్ని ప్రభావితం చేస్తుంది కానీ మగవారి కంటే ఎక్కువ మంది మహిళలు సహజంగానే మీకు తెలుసా అది ఒక స్త్రీ అయితే ఆమె తరువాతి తరంలో ఇద్దరు వ్యక్తులకు ఈ X క్రోమోజోమ్ను ఇవ్వబోతోంది కాబట్టి స్త్రీ నుండి అది ఎక్కువ సంఖ్యలో వ్యక్తులకు వెళుతుంది అందువల్ల మీరు వాటిని ఎక్కువగా కలిగి ఉంటారు మరియు తరచుగా అది ఆడవారు కావచ్చు కాబట్టి అది ఏమిటి సాధారణంగా కనీసం ఒక పేరెంట్ అయినా ప్రభావితమవుతాడు ఎందుకంటే ఆధిపత్య స్థితిలో మీరు తండ్రి లేదా తల్లి లేదా వారిద్దరూ సమలక్షణాన్ని చూపవచ్చు కానీ ఇచ్చిన X నిష్క్రియాత్మకంగా ఉన్న కణాల సంఖ్య కారణంగా ఒక వ్యత్యాసం కారణంగా ఆడవారు తరచుగా మగవారి కంటే చాలా తేలికగా లేదా వేరియబుల్గా ప్రభావితమవుతారు కాబట్టి మళ్లీ X ఇన్యాక్టివేషన్ పరిస్థితి ఉన్నందున ఇది ఒక వ్యాధి అయితే ఫెనోటైప్ ఎంత తీవ్రంగా ఉంటుందనే విషయంలో మీకు వైవిధ్యం ఉంటుంది బాధిత ఆడ శిశువు యొక్క లింగంతో సంబంధం లేకుండా 50 ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె మియోసిస్లో రెండు X క్రోమోజోమ్ ఉంది ఆమె ఒక క్యారియర్ లేదా హెటెరోజైగస్ అయితే ఆమె బీజ కణాలలో 50 బహుమతిగా ఇవ్వబో తోంది ప్రభావిత క్రోమోజోమ్ కలిగి ఉంటుంది అందువల్ల ఇది 50 అవకాశం కాబట్టి బాధిత పురుషుడు అతని కుమార్తెలు కానీ అతని కుమారులు ఎవరూ ప్రభావితం కాదు ఎందుకంటే అతను తన స్పెర్మ్లో సెక్స్ క్రోమోజోమ్ని అందించిన క్షణం ఆ స్పెర్మ్ ఏ అండాన్ని ఫలదీకరణం చేస్తుందో అది కూతురిని కలిగి ఉండదు కాబట్టి అది X లింక్డ్ అయితే కూతురు ప్రభావితమవుతుంది కాబట్టి మీరు నిజంగా కుటుంబాన్ని ఎలా చూస్తారు మరియు మీరు చూస్తున్న సమలక్షణం ఆధిపత్యం తిరోగమనం మరియు అది ఏమిటో ఒక పరికల్పన లేదా సూచనతో ముందుకు వచ్చారు కాబట్టి Y క్రోమోజోమ్ అయిన ఇతర క్రోమోజోమ్ సెక్స్ క్రోమోజోమ్ని చూద్దాం ఇది చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే మీ క్రోమ్లో Y క్రోమోజోమ్ అతి చిన్న క్రోమోజోమ్ మరియు ఇది పురుషుడు మరియు స్త్రీకి అవసరమైన ఫంక్షన్ అయిన సాధారణ విషయం కోసం అవసరమైన అన్ని జన్యువులను కలిగి ఉండదు స్త్రీకి Y క్రోమోజోమ్ లేనందున అవి సాధారణమైనవి కాబట్టి ఇది పురుషుడిగా మగవారిగా అభివృద్ధి చెందడం ప్రవర్తన సంతానోత్పత్తి స్పెర్మ్ ఫంక్షన్లు మొదలైన వాటికి దోహదపడే జన్యువులను కలిగి ఉంది అందువల్ల కుటుంబంలో నడుస్తున్న Y క్రోమోజోమ్తో ముడిపడి ఉన్న ఏదైనా రుగ్మత మీకు నిజంగా కనిపించదు ఎందుకంటే Y క్రోమోజోమ్లో లోపాలు ఉంటే మగ పిండం ఏర్పడదు లేదా Y క్రోమోజోమ్లో లోపం ఉంటే సంతానోత్పత్తి ప్రభావితంగా ఉంటుంది కాబట్టి ఇది కుటుంబంలో నడవదు కాబట్టి Y క్రోమోజోమ్తో ముడిపడి ఉన్న రుగ్మత మీకు కనిపించదు కాబట్టి ఇది ఒక ఊహాత్మక కుటుంబం Y క్రోమోజోమ్తో లింక్ చేయబడిన ఫెనోటైప్ ఉంటే అది ఇలా ఉంటుంది కాబట్టి ఇది ఎల్లప్పుడూ మగ నుండి మగ వరకు ఉంటుంది ఇది ఇతర మార్గంలో వెళ్ళదు ఇది పురుషులను మాత్రమే ప్రభావితం చేస్తుందిప్రభావితం కాని తండ్రి ఎప్పుడూ ఉంటారు ఎందుకంటే వారు తమ తండ్రి నుండి వారి Y ని పొందారు బాధిత వ్యక్తి కుమారులందరూ ప్రభావితమవుతారు కాబట్టి ఇవి మీరు ఉపయోగించే బొటనవేలు నియమాలు కానీ Y క్రోమోజోమ్తో అనుసంధానించబడిన కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు లేవు అది పురుషుడికి ఒక మగ మగ నుండి ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఇది చాలా చక్కని పరిస్థితి ఇక్కడ చూపించబడినది మనలో Y ఉన్నట్లుగా లోపభూయిష్ట allele కలిగి ఉండటం ఇది కుటుంబంలో ఎలా వ్యాపిస్తుంది కాబట్టి ఇది మీ జన్యువులో ఉన్న అన్ని జన్యువుల కోసం 23 జతల క్రోమోజోమ్ ఆటోసోమ్ మరియు X క్రోమోజోమ్ల కోసం కానీ మైటోకాండ్రియా అనే ఒక అవయవంలో మాకు DNA కూడా ఉంది మరియు అది మీ కణాల పనితీరుకు మైటోకాండ్రియా చాలా ముఖ్యం ఎందుకంటే ఇది శక్తిని అందిస్తుంది మరియు మైటోకాండ్రియాకు దాని స్వంత DNA మరియు లోపం ఉన్నట్లయితే DNA ఉంటుంది మీరు పరిస్థితులు ఉండవచ్చు ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్నాయి కండరాల డిస్ట్రోఫీలు ఉన్నాయి మైటోకాన్డ్రియల్ DNA లో లోపం ఫలితంగా నాడీ సంబంధిత రుగ్మతలు ఉన్నాయి ఇంకా మైటోకాన్డ్రియల్ DNA కూడా ప్రసారం చేయబడుతుంది మీరు మీ తల్లిదండ్రుల నుండి మైటోకాన్డ్రియల్ DNA ని అందుకుంటారు కాబట్టి ఆ DNA లోపభూయిష్టంగా ఉంటే అది ఎలా ప్రసారం చేయబడుతుంది మీరు ఇక్కడ పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ఒక ప్రత్యేక ప్రశ్న ఎందుకంటే సమలక్షణం చాలా ప్రత్యేకమైనది విభజన చాలా చాలా ప్రత్యేకమైనది కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నది అదే కాబట్టి వంశపారంపర్యంగా గీసిన ఒక కుటుంబం ఉంది మరియు మేము మైటోకాన్డ్రియల్ రుగ్మతను చూస్తున్నాము మరియు వారిలో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రభావితమయ్యారని మీరు చూస్తారు మైటోకాన్డ్రియల్ DNA గురించి ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలిద్దాం ఎందుకంటే మీరు అందుకున్న మైటోకాన్డ్రియల్ DNA మీరు మగవారైనా మీరు కొడుకు అయినా మీరు కూతురు అయినా మీరు దానిని నిరంతరం అందుకుంటారు మీరు మీ తల్లి నుండి మైటోకాన్డ్రియల్ DNA ని అందుకుంటారు కారణం ఏమిటంటే మీ వద్ద ఒక కణం ఉంది ఇది గుడ్డు ఇది ఇంకా ఫలదీకరణం కాలేదు మరియు ఇది మైటోకాండ్రియాను కలిగి ఉంటుంది ఇది మైటోకాన్డ్రియల్ DNA ని కలిగి ఉంటుంది ఇది వృత్తాకారంగా ఉంటుంది మరియు దీనికి కొన్ని జన్యువులు ఉన్నాయి ఇది లిప్యంతరీకరించబడింది ప్రోటీన్లను తయారు చేస్తుంది మైటోకాన్డ్రియల్ ఫంక్షన్ కోసం అవసరం ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుడ్డు మరియు స్పెర్మ్ ఫ్యూజ్ చేయబడిన గుడ్డు లేదా జైగోట్ అని పిలువబడేప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే స్పెర్మ్ యొక్క మైటోకాండ్రియా పిండం ఫలదీకరణ గుడ్డుకి వ్యాపించదు కాబట్టి ఇది గుడ్డులో నిలుపుకున్న తల్లి యొక్క మైటోకాన్డ్రియల్ మైటోకాండ్రియా మాత్రమే DNA ని తీసుకువెళ్లే న్యూక్లియస్ మాత్రమే అండంతో కలిసిపోవడానికి అనుమతించబడుతుంది అందువల్ల మీరు మగవారైతే మీ మైటోకాన్డ్రియల్ DNA ని తరువాతి తరానికి అందించరు ఇది ఎల్లప్పుడూ సహకరించేది తల్లి కాబట్టి మీరు మీ మైటోకాన్డ్రియల్ DNA లో అభివృద్ధి చెందితే ఏదైనా లోపం తదుపరి తరానికి వెళ్ళదు మీరు మీ తల్లి నుండి లోపభూయిష్ట DNA ను పొందవచ్చు కానీ మీరు దానిని అందించరు లేదా తదుపరి తరానికి దానిని వేరు చేయరు అందువల్ల మైటోకాన్డ్రియల్ DNA లోపం వల్ల ఏర్పడే ఈ ప్రత్యేక ఫెనోటైప్ యొక్క వారసత్వ నమూనా చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని నిజంగా ఎలా విశ్లేషిస్తారు ఇది రెండు లింగాలను ప్రభావితం చేస్తుంది ఎందుకంటే తల్లి మగ మరియు ఆడ ఇద్దరికీ దోహదం చేస్తుంది మరియు గుడ్డు ఎలాగైనా తల్లికి ఇవ్వబడుతుంది మరియు అది మగ లేదా ఆడగా అభివృద్ధి చెందుతుందా అనేది స్పెర్మ్ మీద ఆధారపడి ఉంటుంది అయితే స్పెర్మ్ మైటోకాన్డ్రియల్ DNA కి దోహదం చేయదు ఇది సాధారణంగా బాధిత తల్లి నుండి వారసత్వంగా వస్తుంది తల్లి క్యారియర్ లేదా ఆమె ఒక నిర్దిష్ట రుగ్మతకు సంబంధించిన లక్షణాలను చూపుతోంది డి నోవో ఉత్పరివర్తనాల వల్ల సంభవించవచ్చు అనగా మ్యుటేషన్ గుడ్డులోనే వచ్చి ఉండవచ్చు ఉదాహరణకు గుడ్డులో ఏదో ఒక మైటోకాండ్రియా ఉంది దానిలో కొంత లోపం ఉంది మరియు అందువల్ల పిండం అభివృద్ధి చెందింది దీనిని డి నోవో అంటారు అంటే బీజ కణాలలో వచ్చే కొత్త మ్యుటేషన్ ఇది తండ్రి ద్వారా సంక్రమించదు నేను మీకు చెప్పినట్లుగా పిండంలో ఉన్న మైటోకాండ్రియాకు తండ్రి సహకరించడు ఇవి అత్యంత వైవిధ్యమైన క్లినికల్ వ్యక్తీకరణలు కారణం ఏమిటంటే లోపభూయిష్ట DNA కలిగి ఉన్న మైటోకాండ్రియా సంఖ్య పరంగా మీకు తేడా ఉండవచ్చు మైటోకాండ్రియాలో ఎక్కువ భాగం లోపభూయిష్ట DNA కలిగి ఉంటే మీరు ఒక సమలక్షణాన్ని చూపించబోతున్నారు అది తీవ్రంగా ఉండవచ్చు ఇది DNA లో 10 లేదా మైటోకాండ్రియాలో 10 చెడ్డ DNA ని కలిగి ఉంటే మాత్రమే మీ లక్షణాలు స్వల్పంగా ఉండవచ్చు కాబట్టి మీరు వ్యక్తీకరణలలో వైవిధ్యాలు కలిగి ఉంటారు దానిని హెటెరోప్లాస్మి అంటారు ఇది పైన చూపిన పదం మరియు దీనిని మాతృత్వ వారసత్వం అని పిలుస్తారు అంటే ఇది ఎల్లప్పుడూ తల్లి మరియు తరచుగా హెటెరోప్లాస్మి ద్వారా సంక్రమిస్తుంది అంటే ఇది ఒక వైవిధ్యం కణంలోని ప్రతి మైటోకాండ్రియా లోపభూయిష్టంగా ఉంటుంది మరియు అది మారుతుంది కణం విభజించినప్పుడు రెండు డాటర్ కణాలకు మైటోకాండ్రియా ఎలా పంపిణీ చేయబడుతుంది అది కణం సాధారణంగా పనిచేస్తుందో లేదో నిర్ణయిస్తుంది చెడు మైటోకాండ్రియాలో రెండు కూతురు కణాలలో ఒకటి చెడు DNA కలిగి ఉన్నందున ఆ కణం చాలా మంచి మైటోకాండ్రియాను పొందే అదృష్టం ఉన్న ఇతర కణం వలె పనిచేయక పోవచ్చు కాబట్టి ఫెనోటైప్ ఎంత తీవ్రంగా ఉంటుంది ఎంత ఘోరమైన మైటోకాండ్రియా ఎంత చెడ్డ DNA అనేది వారసత్వంగా పొందిందనే దానిపై ఆ సెల్ భారం ఏమిటి కాబట్టి అందుకే మీరు వైవిధ్యాన్ని చూపుతారు లేదా చూస్తారు కాబట్టి ఈ రెండూ Y క్రోమోజోమ్ అనేది మగ నుండి కొడుకుకి అలాగే తల్లి ద్వారా వచ్చే తరానికి వచ్చే మైటోకాన్డ్రియల్ DNA రెండు లింగాలలో ఒకదాని ద్వారా మాత్రమే నడుస్తుంది ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అది మనం ఎలా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయపడుతుంది కాబట్టి ఇది మీకు తెలుసు డెన్నిస్ వెనెమా రాసిన ఈ ప్రత్యేక బ్లాగ్కు వెళ్లాలని మీ అందరినీ నేను సిఫార్సు చేస్తున్నాను Y క్రోమోజోమ్లు మరియు X క్రోమోజోమ్లు నిజంగా DNA సీక్వెన్స్ని ఎలా విశ్లేషించడానికి మరియు మనం ఎలా పరిణామం చెందాలో అర్థం చేసుకోవడానికి ఆమె ఒక అందమైన బ్లాగును వ్రాసింది కాబట్టి మనం నిజంగా మైటోకాన్డ్రియల్ సీక్వెన్స్ లేదా జీనోమ్ సీక్వెన్స్ గురించి మాట్లాడవచ్చు ఎక్కడ నుండి మనం ఎక్కడ నుండి పరిణామం చెందాము మనమందరం ఆఫ్రికా నుండి ఉద్భవించాము కాబట్టి ఇది ఇది ఇది ఒక పురాణం లేదా ఇది వాస్తవమా ఇది సాధ్యమేనా మేము దీనిని శాస్త్రీయంగా నిరూపించగలమా మరియు ప్రజలు దీనిని ఉపయోగించారు మనమందరం ఆఫ్రికాలో ఎక్కడో ఒక సాధారణ పూర్వీకుల నుండి ఉద్భవించిన పరికల్పనను బలోపేతం చేయడానికి DNA నే పదార్థం కాబట్టి ఈ వాస్తవం కారణంగా Y మరియు Y క్రోమోజోమ్ మరియు మైటోకాండ్రియా ఉపయోగించి ఈ పరికల్పనను పరీక్షించడం ఎందుకు సులభం ఉదాహరణకు మీ వద్ద విభిన్న మైటోకాండ్రియా ఉంది అంటే వారికి DNA క్రమం కుడి మరియు ముగ్గురు వ్యక్తులలో తేడా ఉంది మరియు వారు వివాహం చేసుకుంటూ ఉంటారు మరియు మీకు పెద్ద జనాభా ఉంది సీక్వెన్స్ వ్యత్యాసాన్ని చూడటం ద్వారా మైటోకాండ్రియాకు బీజం వేసిన అసలు తల్లి ఎవరో మీరు నిజంగా గుర్తించగలరు కాబట్టి మనం చూడటం సులభం ఎందుకంటే తరువాతి తరానికి తల్లి మైటోకాండ్రియాను అందిస్తుంది అదే విధంగా మనం Y క్రోమోజోమ్ లేదా క్రమం అందులో ఉపయోగించవచ్చు మరియు వ్యక్తిగత 1 ఉదాహరణకు కావచ్చు ఇది వ్యక్తిగత 2 వ్యక్తిగత 3 Y క్రోమోజోమ్ జన్యు శ్రేణి మరియు ఈ క్రమం లో వైవిధ్యాలు ఉన్నాయి మేము దానిని నిజంగా గుర్తించగలము మరియు మేము పూర్వీకులను అర్థం చేసుకోగలుగుతాము అసలు తండ్రులు ఎవరు ఆపై జనాభా ఎలా మిళితమై ఉంది మరియు మీరు మైటోకాండ్రియా మరియు వై క్రోమోజోమ్ని గుర్తించినట్లయితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే విభజన అనేది తండ్రి నుండి లేదా తల్లి నుండి అయితే మీరు ఉదాహరణకు ఒక ఆటోసోమల్ జన్యువును కనుగొనడానికి ప్రయత్నిస్తుంటే అది చాలా కష్టం ఎందుకంటే మీరు ఇప్పుడు గుర్తించలేరు ఎందుకంటే అన్ని రకాల మిశ్రమాలు జరుగుతాయి అది ఇద్దరు తల్లిదండ్రులలో ఒకరి నుండి వచ్చిందా లేదా అర్థం చేసుకోవడం చాలా కష్టం వారిద్దరూ మరియు మొదలైనవి కాబట్టి ఇది చాలా కష్టం కాబట్టి అనేక అధ్యయనాలు ప్రజలు జనాభా డైనమిక్స్ లేదా జనాభా పరిణామం యొక్క వలసలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారు Y క్రోమోజోమ్ మరియు మైటోకాండ్రియాలోని సీక్వెన్స్ వ్యత్యాసాన్ని చూసారు మరియు ఒక పరికల్పన మరియు ఒక అధ్యయనంతో లింక్ చేయడానికి ప్రయత్నించారు భారతదేశం నుండి హైదరాబాదులోని ఒక సమూహం ద్వారా వచ్చింది నిజంగా ఈ మైటోకాండ్రియా మరియు Y క్రోమోజోమ్ సీక్వెన్స్లకు మద్దతు ఇవ్వడానికి మరియు ఒక పరికల్పనతో ముందుకు వచ్చారు ఇది మన పూర్వీకులు 200000 సంవత్సరాల క్రితం ఎక్కడో ఇక్కడ ఉత్తర ఆఫ్రికాలో ఉద్భవించిందని మరియు వారు బహుశా సముద్ర తీరానికి దగ్గరగా వలస వచ్చారు ఇది మీకు తెలుసా ఈ స్ట్రిప్ ఇలా జరిగిందని ప్రజలు అనుకున్నారు కానీ మనం అర్థం చేసుకున్నది బహుశా వారు సముద్ర మార్గం గుండా వెళ్లారు వారు భూమి మార్గం గుండా వెళ్ళలేదు కానీ వారు బహుశా సముద్ర మార్గం గుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లారు ఇవి ఇప్పుడు ప్రస్తుత పరికల్పన మైటోకాన్డ్రియల్ DNA సీక్వెన్స్ మరియు అవి ఎలా వ్యాప్తి చెందుతాయి మరియు Y క్రోమోజోమ్ ఎలా ప్రసారం చేయబడుతుంది సీక్వెన్స్ వైవిధ్యాలు ఏమిటి అనే వాటిపై మన అవగాహన కారణంగా ఇది జరిగింది మీరు దీనిని మూడు తరాలు నాలుగు తరాలు వందల తరాలకు మించి ఉండటానికి కూడా ఉపయోగించవచ్చు మరియు ప్రపంచంలోని ఇతర జాతులకు సంబంధించి మరియు మనము ఎంత సంబంధాన్ని కలిగి ఉన్నామో మీరు చెప్పగలరు కాబట్టి అది జన్యుశాస్త్రం యొక్క శక్తి మరియు ఈ ప్రత్యేక అధ్యాయంలో మనం చాలా చక్కగా చూశాము వచ్చే వారంలో కలుద్దాం